మనం ఇప్పటి వరకు నోడల్ అనాలిసిస్ ని నేర్చుకున్నాం సర్క్యూట్ యొక్క సమీకరణాన్ని వ్రాయడానికి ఇది ఒక క్రమమైన పద్ధతి సర్క్యూట్లో నోడ్ వోల్టేజ్ వేరియబుల్స్ కనుగొనడానికి మ్యాట్రిక్స్ ఇన్వర్షిన్ ఉపయోగిస్తాము దీని పరిమితి ఏమిటంటే ఇప్పటి వరకు ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్లు మరియు రెసిస్టర్ లతో ఉన్న సర్క్యూట్కు మాత్రమే ఇది వర్తిస్తుంది వాస్తవానికి సర్క్యూట్ ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్సెస్ మరియు కంట్రోల్డ్ సోర్సెస్ కూడా కలిగి ఉండవచ్చు ఇపుడు మనం అటువంటి సందర్భాలలో నోడల్ అనాలిసిస్ ను ఉపయోగిస్తాము రెసిస్టర్లు మరియు ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్లతో ఉన్న సర్క్యూట్ను నోడల్ అనాలిసిస్ ద్వారా సులభంగా పరిష్కరించవచ్చు అయితే దీనినే కొద్దిగా మార్పు చేసి వేరే సర్క్యూట్ లో కూడా వాడవచ్చు వోల్టేజ్ సోర్స్ ఉన్న ఈ సర్క్యూట్ను తీసుకుందాం ఇది ఇంతకు ముందు ఉపయోగించిన సర్క్యూట్ మాదిరిగానే ఉంది కేవలం రెసిస్టర్ ని ఒక వోల్టేజ్ సోర్స్ గా మార్చడం జరిగింది మనం నోడల్ అనాలిసిస్ చేసినప్పుడు ప్రతి యొక్క నోడ్ పరిగణలోకి తీసుకున్నాము ఎప్పటిలాగే నేను దీనిని రిఫరెన్స్ నోడ్ గా నిర్వచించాను మరియు ఈ వోల్టేజ్లు V 1 V 2 మరియు V 3 అనుకుంటాను ఇప్పుడు ప్రతి నోడ్ని గమనించి మరియు ఆ నోడ్ వద్ద KCL సమీకరణాలను రాశాము ఆ నోడ్ నుండి బయటకి ప్రవహించే కరెంట్ ఆ నోడ్లోకి వెళ్లే ఇండిపెండెంట్ కరెంట్ కి సమానంగా ఉంటుంది ఇప్పుడు మనకు వోల్టేజ్ సోర్స్ ఉన్నప్పుడు సమస్య ఏమిటి I11 I 12 మొత్తం ఇక్కడ లోపలకి ప్రవేశించే I1 కి సమానం ఇక్కడ సమస్య ఏమిటంటే మనం ఈ వోల్టేజ్ సోర్స్ గుండా ప్రవహించే కరెంట్ I12 ని వోల్టేజ్ సోర్స్ యొక్క వోల్టేజ్ కి సమానం చేయలేము ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది మరియు రెసిస్టర్ యొక్క రెండు చివర్ల లో V1 మరియు V2 ఉన్నాయని అనుకుంటే రెసిస్టర్లోని వోల్టేజ్ V1 V2 అవుతుంది ఓం లా Ohm's law ద్వారా దీనిలో కరెంట్ ఎంతో చెప్పవచ్చు ఈ కరెంట్ విలువ "R" కి సమానం ఇక్కడ R రెసిస్టర్ యొక్క విలువ మీకు V 1 మరియు V 2 వోల్టేజ్ లు ఇరువైపులా గల వోల్టేజ్ సోర్స్ ఉంటే అప్పుడు వోల్టేజ్ సోర్స్ యొక్క వోల్టేజ్ V 1 మైనస్ V 2 గా ఉండాలి ఇప్పుడు ఈ ఓల్టేజ్ సోర్స్ గుండా ప్రవహించే కరెంటుకి మరియు ఓల్టేజ్ సోర్స్ యొక్క ఓల్టేజీ కి ఎటువంటి సంబంధం లేదు వాస్తవానికి వోల్టేజ్ సోర్స్ యొక్క నిర్వచనం ఏమిటంటే ఇది దాని ద్వారా ప్రవహించే కరెంట్ తో సంబంధం లేకుండా ఒక నిర్దిష్టమైన వోల్టేజ్ని కలిగి ఉండాలి కాబట్టి వోల్టేజ్ సోర్స్ యొక్క వోల్టేజ్ ఉపయోగించి దానిలో ప్రవహించే కరెంటు ను కనుగొనలేము కాబట్టి వోల్టేజ్ సోర్స్లోని కరెంట్ దానికి అనుసంధానించబడిన బాహ్య మూలకాల ద్వారా కనుగొనవచ్చు నేను నోడ్ 1 యొక్క సమీకరణాన్ని వ్రాసినప్పుడు I11 I 12 I1 కి సమానం సోర్స్ యొక్క I 11 నీ V1R11 గా రాయవచ్చు మరియు I12 ని వోల్టేజీ మరియు మూలకం సంబంధాల పరంగా దానిని వ్యక్తపరచలేము కాబట్టి నేను I12 ను అలాగే ఉంచాలి ఇది ప్రస్తుతానికి ఒక వేరియబుల్ V1R11 I 12 I 1 మరియు నోడ్ 2 తో కూడా ఇటువంటి సమస్య ఉంది ప్రాథమికంగా నోడ్ 1 మరియు నోడ్ 2 మధ్య వోల్టేజ్ సోర్స్ అనుసందానించబడింది కాబట్టి నోడ్ 2 వద్ద I 22 I 33 I 12 అని రాయాలి ఎందుకంటే నేను నోడ్ నుండి వెళ్లే అన్ని కరెంట్లను సున్నాకి సమానం చేశాను కాబట్టి I 12 I 22 I 13 0 ఎందుకంటే నోడ్ 2 లోకి ఎటువంటి ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ లేదు ఇక్కడ I 12 విలువ తెలియదు I 22 మరియు I 13 లను నేను పాత రెసిస్టర్ విలువలతో కనుగొనవచ్చు ఇలా సర్క్యూట్లో వోల్టేజ్ సోర్స్ ఉన్నప్పుడు నోడల్ అనాలిసిస్ చేయడం ఒక ముఖ్యమైన సమస్య ఓల్టేజ్ సోర్స్ లోని కరెంటుకి మరియు ఓల్టేజ్ సోర్స్ యొక్క ఓల్టేజీ కి సంబంధం కనుగొన లేము మనం ఇప్పుడు ఏమి చేస్తున్నాము నోడ్ 1 మరియు నోడ్ 2 మధ్య వోల్టేజ్ సోర్స్ కనెక్ట్ అయిందని గమనించగలరు మరియు నోడ్ 1 లో ఈ I 12 పాజిటివ్ సైన్తో కనిపిస్తుంది మరియు నోడ్ 2 లో అది నెగటివ్ సైన్తో కనిపిస్తుంది మనం ఏ దిశలో I 12 తీసుకున్నామనేది సమస్య కాదు మనం ఈ విధంగా లేదా ఎడమవైపుకు తీసుకొనవచ్చును కానీ నోడ్ సమీకరణంలో అది నోడ్లోకి ప్రవేశిస్తుంది మరియు అది ఎడమ వైపు నుండి తీసివేయబడుతుంది మరియు ఇతర నోడ్ వద్ద అది నోడ్ నుండి బయటకు వస్తున్నది అది నోడ్ నుండి దూరంగా ప్రవహిస్తుంది మరియు అది ఎడమ చేతి వైపుకు జోడించబడుతుంది కాబట్టి స్పష్టంగా మేము ఈ I 12 ని సమీకరణాలలో ఉపయోగించలేము కాబట్టి మేము దానిని తొలగించాలి మనం నోడ్ 1 మరియు నోడ్ 2 ల సమీకరణాలను కూడటం ద్వారా అలా చేయవచ్చు ఇక్కడ పరిశీలించండి మళ్ళీ నేను I 12 ని ఈ విధంగా తీసుకుంటున్నాను నోడ్ 1 వద్ద V1 G11 I 12 I 1 నోడ్ 2 వద్ద I12 V2G22G13 V3G13 0 ఇప్పుడు నేను ఈ రెండు సమీకరణాలను సంకలనం చేస్తే ఈ I12 పోతుంది మరియు V1 G11 V2G22G23 V3G13 I 1 కాబట్టి 1 మరియు 2 నోడ్ల సమీకరణాలాన్ని కలిపి ఒకే సమీకరణంగా వ్రాశాను మరియు వోల్టేజ్ సోర్స్లో తెలియని కరెంట్ ప్రవహించే గురించి మనకు ఏ సమస్య లేదు ఎందుకంటే వోల్టేజ్ సోర్స్లో ప్రవహించే కరెంట్ నోడ్ 1 నుండి నోడ్ 2 కి వెళుతుంది ఇది నోడ్ 1 సమీకరణంలో ప్లస్ గుర్తుతో కనిపిస్తుంది మరియు నోడ్ 2 సమీకరణంలో మైనస్ గుర్తుతో ఉంది మరియు నేను ఆ రెండు సమీకరణాలను జోడించినప్పుడు అది రద్దు అవుతుంది అలా మేము ఆ తెలియని వేరియబుల్ ని తొలగించినాము కానీ ఇప్పుడు సమస్య ఏమిటంటే మనం ఒక సమీకరణాన్ని కోల్పోయాము దీనికి ముందు మనకు మూడు వేరియబుల్స్ V 1 V 2 V 3 మరియు నోడ్స్ 1 2 3 వద్ద మూడు KCL సమీకరణాలను కలిగి ఉన్నాము కానీ ఇప్పుడు నేను 1 మరియు 2 నోడ్స్ వద్ద సమీకరణాలను ఒకే సమీకరణంగా కలిపాను కాబట్టి రెండు సమీకరణాలకు బదులుగా 1 మరియు 2 నోడ్ల వద్ద ఒక సమీకరణం మాత్రమే కలిగి ఉన్నాను ఇక్కడ వోల్టేజ్ సోర్స్ కి నియమాలని పాటించవలసి ఉంది తద్వారా నాకు పోయిన సమీకరణం లభిస్తుంది నేను ఒక సమీకరణాన్ని కోల్పోయాను ఎందుకంటే 1 మరియు 2 నోడ్ల వద్ద KCL సమీకరణాన్ని జోడించాను మరోవైపు ఈ V0 అనేది V1 మరియు V2 ని నియంత్రిస్తుందని నాకు తెలుసు అంటే వోల్టేజ్ సోర్స్ సమీకరణం V1 V2 V0 కాబట్టి నేను ఈ వోల్టేజ్ సోర్స్ సమీకరణాన్ని పోయిన సమీకరణాల స్థానంలో కలిగి ఉన్నాను ఈ మూడు సమీకరణాలు ఏమిటి ఇప్పుడు నేను 1 మరియు 2 నోడ్ల కలిపి ఒక సమీకరణం ను కలిగి ఉన్నాను ఆ నోడ్ లు వోల్టేజ్ సోర్స్ కి కనెక్ట్ చేయబడిన నోడ్లు కాబట్టి ఈ మూడు సమీకరణాలు నోడ్ 1 మరియు 2 కలిపి V1 G11 V2G22G23 V3G23 I 1 నోడ్ 3 వద్ద మనకు ఇంతకుముందు ఉన్న అదే సమీకరణం V2 G23 V3G23G33 V3G23 I 3 చివరగా నాకు వోల్టేజ్ సోర్స్ సమీకరణం ఉంది V1 - V2 V0 మరల మనకు మూడు వేరియబుల్స్లో కూడిన మూడు సమీకరణాలను ఉన్నాయి మూడు వేరియబుల్స్ V 1 V 2 మరియు V 3 ఈ మూడు వేరియబుల్స్ కనుగొనుట కోసం పై సమీకరణాలను పరిష్కరించాలి